టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్లో భాగంగా నాలెడ్జ్ కేటగిరీలపై ఉపన్యాసానికి స్వాగతం టాక్సానమీ పై చివరి యూనిట్లో మనము కాగ్నిటివ్ స్థాయిలో కార్యకలాపాల స్వభావాన్ని అన్వేషించాము అవి వర్తించడం విశ్లేషించటం అంచనా వేయడం మరియు సృష్టించటం విశ్లేషణ అనే పదం ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు కొంత ఇబ్బందిని ఇస్తుందని మనము గ్రహించాలి ఎందుకంటే విశ్లేషణ అనే పదాన్ని చాలా మంది అధ్యాపకులు చాలా చరచుగా లేదా కామన్సెన్సియల్ పద్ధతిలో ఉపయోగిస్తున్నారు అయితే అండర్సన్ బ్లూమ్ వర్గీకరణ విశ్లేషణకు చాలా నిర్దిష్టమైన అర్థాన్ని ఇస్తుంది కాబట్టి మీరు ఈ వర్గీకరణను అనుసరిస్తుంటే లేదా ఈ రకమైన బోధనా శిక్షణను అనుసరిస్తుంటే విశ్లేషించండి అంటే అండర్సన్ మరియు బ్లూమ్ పరంగా దీనికి చాలా చిన్న అర్థం ఉంది మీరు వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ఆరు విభాగాల కాగ్నిటివ్ స్థాయిలు ఇంజనీరింగ్ కోర్సులు నిర్వహించబడుతున్నాయి కాగ్నిటివ్ ప్రక్రియలు గుర్తుంచుకోవటం అర్థం చేసుకోవటం మరియు వర్తింపజేయటం మాత్రమే ఈ కోర్సులు అనుసరిస్తాయి మీరు అధిక కాగ్నిటివ్ స్థాయిలను కోరుకుంటే ప్రస్తుత అసెస్మెంట్ విధానం లేదా ప్రస్తుత పరీక్షా విధానం అనుమతించదు ఈ అధిక కాగ్నిటివ్ స్థాయిల నుండి వచ్చే యాక్షన్ వెర్బ్స్ లను ఉంచడం ద్వారా వాస్తవానికి ప్రశ్నలు అధిక కాగ్నిటివ్ స్థాయికి చెందినవని కాదు కాబట్టి ప్రస్తుతం ఇది గుర్తుంచుకోవటం అర్థం చేసుకోవటం మరియు వర్తింపజేయటం మాత్రమే మరియు మీరు చేయవలసినది ఏమిటంటే ఎక్కువ ప్రశ్నల శాతాన్ని గుర్తుంచుకోవడంలో కాకుండా అర్థం చేసుకోవడంలో మరియు వర్తింపజేయటం లో ప్రధానంగా ఉండాలి కనుక ఇది ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబిస్తుంది ఇప్పుడు ప్రస్తుత యూనిట్ M1U11 లో మనము నాలుగు సాధారణ జ్ఞానం యొక్క వర్గాల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఇవి ఫ్యాక్చువల్ కాన్సెప్చువల్ ప్రోసెడ్యూరల్ మరియు మెటాకాగ్నిటివ్ ఈ నాలుగు సాధారణ వర్గాల స్వభావాన్ని అర్థం చేసుకోవడం మన లక్ష్యం ఇప్పుడు మీరు జ్ఞానం అనే పదాన్ని తీసుకుంటే ఇది ప్రతి ఒక్కరూ చాలా తరచుగా ఉపయోగించే పదం ఇది చాలా సార్లు పదం ఉపయోగించడం చెల్లుబాటు కావచ్చు కానీ మీరు జ్ఞానాన్ని కలిగి ఉన్నదాన్ని నిర్వచించటానికి ప్రయత్నించినప్పుడు సమస్య వస్తుంది మరియు ఇది సమాధానం చెప్పగలంత తేలికైన ప్రశ్న కాదు ఎందుకంటే ఇది గత 2000 సంవత్సరాలుగా మరియు జ్ఞానం అంటే ఏమిటి ఖచ్చితంగా ఏమి ఉంటుంది అనే దాని నిర్వచనం పై సరైన అంగీకారణ లేదు కాబట్టి జ్ఞానాన్ని వర్గీకరించే సమస్య ఇప్పటికీ ఫిలాసఫీ మరియు సైకాలజీ యొక్క శాశ్వత ప్రశ్న కాబట్టి మనము దాని ద్వారా వచ్చే ఒక రకమైన నిర్ణయానికి రావడానికి కూడా ప్రయత్నించము మనము కార్యాచరణ నిర్వచనం ఇవ్వబోతున్నాము అంటే మన కోర్సు కోసం జ్ఞానం అంటే ఏమిటో మనం డిజైన్ చేయబోతున్నాం ఇప్పుడు మళ్ళీ లేబుల్గా మీరు జ్ఞాన నిర్మాణాత్మక సంప్రదాయం అని పిలిచే దానికి అనుగుణంగా జ్ఞానం అభ్యాసకుడిచే నిర్వహించబడుతుంది మరియు నిర్మించబడింది కాగ్నిటివిస్ట్ మరియు నిర్మాణాత్మక సంప్రదాయాన్ని ఇక్కడ వివరించము మనము మరొక మాడ్యూల్ లో చూడవచ్చు కానీ మీరు జ్ఞానం అనే పదాన్ని ఉపయోగిస్తున్న ఫ్రేంవర్క్ అది జ్ఞానం నిర్దిష్ట డొమైన్ కి చెందినది మరియు సందర్భోచిత మైనదని కూడా మనము గుర్తించాము జ్ఞానం సందర్భోచితంగా పరిపూర్ణమైనది కాదని ఇది ఒక తాత్విక అభిప్రాయం కాబట్టి మనం దీన్ని కార్యాచరణగా చూడబోతున్నాం ఇప్పుడు జ్ఞానం యొక్క నాలుగు సాధారణ వర్గాలు ఉన్నాయి వాస్తవిక కాన్సెప్చువల్ విధానపరమైన మరియు మెటాకాగ్నిటివ్ ఈ నాలుగు వర్గాలు అన్ని విషయాలకు వర్తిస్తాయి అది హ్యుమానిటీస్ సాంఘిక శాస్త్రాలు శాస్త్రాలు ఇంజనీరింగ్ దీనిని మెడికల్ చార్టర్డ్ అకౌంటెన్సీ వంటి ఇతర ప్రొఫెషనల్ సబ్జెక్టులు అని పిలుస్తారు ఏదైనా కానీ ఈ నాలుగు వర్గాలు విశ్వవ్యాప్తంగా వర్తిస్తాయి కానీ ఇంజనీరింగ్కు సంబంధించి ఇంజనీరింగ్కు సంబంధించి కొన్ని నిర్దిష్ట జ్ఞాన వర్గాలు ఉన్నాయి వీటిని విస్మరిస్తే ఇంజనీరింగ్ గురించి మీరు కొంత విస్మరిస్తున్నట్లు అవుతుంది కాబట్టి ఇంజనీరింగ్కు ప్రత్యేకమైన ఈ నాలుగు వర్గాలు ఏమిటంటే ఫండమెంటల్ డిజైన్ ప్రిన్సిపల్స్ క్రైటీరియా అండ్ స్పెసిఫికేషన్స్ ప్రాక్టికల్ అడ్డంకులు డిజైన్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ ఇంజనీరింగ్కు ప్రత్యేకమైన ఈ నాలుగు వర్గాలను తరువాత యూనిట్లలో ఒకదానిలో పరిశీలిస్తాము కానీ ప్రస్తుతం మనము నాలుగు సాధారణ వర్గాలను పరిశీలిస్తాము అర్థం చేసుకోవడానికి ఇది చాలా సులభం ఫ్యాక్చువల్ జ్ఞానం విద్యార్థులు ఏదయినా సమస్యను పరిష్కారించాలంటే ప్రాథమిక అంశాలను కలిగి ఉండాలి ఇది సంగ్రహణ యొక్క తక్కువ స్థాయిలో ఉంది మొదట ప్రతి సబ్జెక్టుకు దాని స్వంత భాష ఉంటుంది ప్రత్యేకంగా నిర్వచించబడిన పదాలు ఉన్నాయి మరియు మీరు ఆ నిబంధనలను ఆ సందర్భంలో మాత్రమే ఉపయోగించాలి అంటే ఆ విషయానికి మాత్రమే ప్రత్యేకమైనది మరియు మనము కొన్ని పరికరాలతో లేదా కొన్ని ఫంక్షన్తో అనుబంధించే కొన్ని చిహ్నాలు ఉన్నాయి అది మీకు కొంత పరిభాష మరియు కొన్ని రకాల చిహ్నాలను కలిగి ఉంది అవన్నీ ఫ్యాక్చువల్ జ్ఞానం ఫ్యాక్చువల్ జ్ఞానం యొక్క ఉప రకాలు టెర్మినాలజీ యొక్క జ్ఞానం పదాలు సంఖ్యలు సంకేతాలు మరియు చిత్రాలు మరియు వివరణాత్మక మరియు ప్రిస్క్రిప్టివ్ డేటాతో సహా నిర్దిష్ట వివరాల జ్ఞానం ఉదాహరణకు ఇనుము యొక్క సాంద్రత చాలా ఎక్కువ లేదా ఏదైనా బరువు చాలా ఎక్కువ మీరు చాలా నిర్దిష్ట వివరాల గురించి మాట్లాడుతున్నారు ఒకటి వివరణాత్మకమైనది వివరణాత్మక అంటే మీరు ప్రకృతిలో ఇప్పటికే ఉన్న వాటికి వాస్తవమైన నిర్దిష్ట వివరాలను ఇస్తున్నారు ప్రిస్క్రిప్టివ్ డేటా అంటే మనం అలాంటివి కావాలని కోరుకుంటున్నాము ఈ కుర్చీ యొక్క బరువు ఎదో ఒక విలువ కన్నా మించరాదని మనము చెబుతాము అది కూడా సూచనాత్మకమైనది ఇది ప్రిస్క్రిప్టివ్ డేటా కాబట్టి ఇంజనీర్ లేదా ఎవరైనా వివరణాత్మక మరియు ప్రిస్క్రిప్టివ్ డేటా రెండింటి గురించి తెలిసి ఉండాలి కాబట్టి ఇవి వాస్తవిక జ్ఞానం యొక్క ఉపవర్గాలు టెర్మినాలజీ గురించి మళ్ళీ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన ఉదాహరణను ఇస్తున్నాను సిగ్నల్ టు నాయిస్ నిష్పత్తి లో పాస్ ఫిల్టర్ VCVS CCCS పవర్ ఫ్యాక్టర్ మొదలైన కొన్ని పదాలు ఉన్నాయి ఈ పదాలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తులకు మాత్రమే ప్రత్యేకమైనవి మరియు మెకానికల్ మరియు సివిల్ కి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ పదాలతో సుపరిచితులు కావచ్చు కానీ ఈ టెర్మినాలజీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు సంబంధించి ప్రధానంగా ఉంది భారతదేశంలో విద్యుత్ సరఫరా ఫ్రీక్వెన్సీ వంటి కొన్ని నిర్దిష్ట వివరాలు 50 Hz లేదా అది 50 Hz గా ఉండాలి సెమీకండక్టర్ పరికరాలు 120 డిగ్రీల పైన విఫలమవుతాయి బాల్ గ్రిడ్ శ్రేణి ప్యాకేజింగ్ 200 కంటే ఎక్కువ ఇన్పుట్ అవుట్పుట్ పిన్నులను అందిస్తుంది ఉదాహరణ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అనలాగ్ పరికరాలు రెండు సెమీకండక్టర్ తయారీదారులు ఇవి అనేక రకాల అనలాగ్ ICలను తయారు చేస్తాయి మీరు చూడగలిగినట్లుగా ఇవన్నీ వాస్తవాలు మరియు గణాంకాలు కానీ ఇది కొన్ని వాస్తవాలు మరియు గణాంకాలను అంతర్గతీకరించాలి ప్రతిసారీ నేను వెళ్లి ఏదో ఒక పుస్తకం పాఠ్యపుస్తకాన్ని సంప్రదిస్తూ ఉండలేను ఈ రోజుల్లో వికీపీడియా లేదా గూగుల్ కొన్ని సంఖ్యలను పూర్తిగా అంతర్గతీకరించకపోతే మీరు పూర్తిగా పనికిరాకుండా పోతారు ఇది మీలో భాగం కావాలి కాబట్టి ఆ మేరకు వాస్తవిక జ్ఞానం ముఖ్యం కానీ అక్కడ మాత్రమే ఉండటాన్ని మనము భరించలేము కాన్సెప్చువల్ జ్ఞానానికి వస్తే ప్రతి ఇంజనీరింగ్ ఉపాధ్యాయుడు ప్రతీ భావన చాలా ముఖ్యమైనవిగా భావిస్తాడు మరియు మీరు ఏదయినా భావనను నిర్వచించటం ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరికీ సమస్య ఉందని మన అనుభవం చూపిస్తుంది ఇది చాలా స్పష్టంగా చెప్పలేము కాన్సెప్ట్ వంటి పదాలను ఆలోచన మరింత ప్రాథమిక విషయాలు మరియు అలాంటి వాటితో మాత్రమే భర్తీ చేస్తాము మీకు అధికారిక నిర్వచనం చెప్పాలంటే ఒక ఒక కాన్సెప్ట్ ఇచ్చిన కేటగిరి లో లేదా క్లాస్ లో నిర్వచనాలను ఉపయోగించేందుకు ఉన్న అన్ని ఎంటిటీలు ఫెనోమేనా మరియు సంబంధాలను సూచిస్తుంది అంటే మీరు కుర్చీలు వంటివి తీసుకోండి ఈ రోజు ప్రపంచంలో అనేక రకాల కుర్చీలు ఉన్నాయి కానీ మీరు ఎదయినా చూస్తే అది కుర్చీ నా కాదా అని మీకు తెలుసు కాబట్టి కుర్చీ నిజంగా ఒక భావనగా పరిగణించబడుతుంది నేను దేనినైనా కుర్చీగా పిలిచినప్పుడు మనం కుర్చీగా పిలుస్తున్న రెండు వస్తువుల మధ్య తేడాలను విస్మరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సరియైనదా కాబట్టి నిర్వచనం అదే ఇచ్చిన వర్గంలో లేదా నిర్వచనాలను ఉపయోగించే తరగతిలో ఉన్న అన్ని ఎంటిటీలు మరియు ఫెనోమేనా లు మరియు సంబంధాలను సూచిస్తుంది భావనలు ఆబ్స్ట్రాక్ట్ లు అవి వాటి పొడిగింపులోని విషయాల తేడాలను వదిలివేస్తాయి ఉదాహరణకు మీరు దేనినైనా లోహంగా పిలిస్తే నేను ఏదో ఒక లోహంగా పిలుస్తాను నేను మెటల్ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు రెండు లేదా మూడు వేర్వేరు లోహాల మధ్య తేడాలను విస్మరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒక వస్తువు ఒక లోహం లేదా చెట్టు చెట్టు అనేది ఒక భావన మామిడి చెట్టు మరియు కొబ్బరి చెట్టు మధ్య తేడాలను విస్మరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ రెండూ చెట్లు సరేనా కాబట్టి భావనలు వియుక్తంగా ఉంటాయి అవి వాటి పొడిగింపులోని విషయాల తేడాలను వదిలివేస్తాయి శాస్త్రీయ అంశాలు సార్వత్రికమైనవి అవి వాటి పొడిగింపులోని ప్రతిదానికీ సమానంగా వర్తిస్తాయి అంటే వాటి పొడిగింపు శాస్త్రీయ భావనలకు చాలా పెద్దది మరియు ఏమి జరుగుతుందనేది భావనలు ప్రతిపాదనల మూలకాల వలె ఉంటాయి అదే విధంగా ఒక పదం ఒక వాక్యం యొక్క ప్రాథమిక అర్థ మూలకం మీరు ఒక వాక్యాన్ని ఎలా చేస్తారు అనేక పదాలను ఉపయోగించడం అదేవిధంగా బహుళ భావనలను కలిపి ఒక ప్రతిపాదన చేయవచ్చు అంటే నేను రెండు లేదా మూడు భావనలను మిళితం చేసి కాన్సెప్చువల్ జ్ఞానం ఉన్న సంబంధాన్ని సృష్టిస్తే సాధారణంగా మనము దానిని ఒక సూత్రంగా పిలుస్తాము కాబట్టి ఇక్కడ కాన్సెప్చువల్ జ్ఞానం లోహాలు అని చెప్పినట్లుగా వర్గాలు మరియు వర్గీకరణలను కలిగి ఉంటుంది మరియు వాటి మధ్య సంబంధం ఉంటుంది అదే మనం అది కూడా కాన్సెప్చువల్ జ్ఞానంగా పరిగణించబడుతుంది ఆ కాన్సెప్చువల్ జ్ఞానం పైన స్కీమాస్ మానసిక నమూనాలు లేదా అవ్యక్త మరియు స్పష్టమైన సిద్ధాంతాలు ఉన్నాయి అన్ని సిద్ధాంతాలను కూడా కాన్సెప్చువల్ జ్ఞానంగా పరిగణిస్తారు సిద్ధాంతాలలో కాన్సెప్చువల్ స్కీమా మరియు నమూనాలు ఏమిటి ఒక నిర్దిష్ట విషయం ఎలా నిర్వహించబడుతుంది మరియు నిర్మాణాత్మకంగా ఉంటుంది మీరు మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క ఫ్రేమ్వర్క్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోని సమస్యను పరిష్కరించడానికి లేదా చూడటానికి ప్రయత్నిస్తే మీకు కొంత ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే పదాలు ఒకే విషయం కాదు మరియు అంగీకరించిన కొన్ని విధానాలు ప్రతి శాఖలో ఒకేలా ఉండవు మరియు మొదలైనవి కాబట్టి స్కీమాస్ ఒక నిర్దిష్ట విషయం ఎలా నిర్వహించబడుతుందో మరియు నిర్మాణాత్మకంగా ప్రాతినిధ్యం వహిస్తాయి వివిధ భాగాలు లేదా సమాచార బిట్స్ ఎలా పరస్పరం అనుసంధానించబడి మరింత క్రమపద్ధతిలో పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయి ఈ భాగాలు ఎలా కలిసి పనిచేస్తాయి దీనికి క్లాసికల్ ఉదాహరణ చూద్దాం ఉదాహరణకు కాన్సెప్చువల్ జ్ఞానం యొక్క నమూనాలు - శక్తి త్వరణం వేగం ద్రవ్యరాశి వోల్టేజ్ కరెంటు ఉష్ణోగ్రత ఎంట్రోపీ స్ట్రెస్ స్ట్రైన్ ఆ పదాలలో ప్రతి ఒక్కటి ఒక భావనను సూచిస్తుంది ఉదాహరణకు F శక్తి ద్రవ్యరాశి m మరియు త్వరణం a కాబట్టి మీరు దీనిని F ma అని పిలిస్తే ఈ మూడింటినీ కాన్సెప్ట్స్ అని అంటాము కానీ నేను వాటిలో ఒక సంబంధాన్ని సృష్టిస్తున్నాను మరియు అది కూడా కాన్సెప్చువల్ జ్ఞానం మనం ఇప్పుడు దానిని ఒక సూత్రం అని పిలుస్తాము కాబట్టి ఒక సూత్రం లేదా లా ఒక లా గురించి చెప్పాలంటే ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ భావనల మధ్య పరస్పర సంబంధాన్ని సూచిస్తుంది అదేవిధంగా ఇతర ఉదాహరణలు కిర్చోఫ్ఫ్స్ లా Kirchoff's laws లేదా థర్మోడైనమిక్స్ లాస్ అవన్నీ కాన్సెప్చువల్ జ్ఞానం యొక్క నమూనాలు ఇప్పుడు ప్రోసీడ్యురల్ నాలెడ్జ్ కి రండి ఏది ఎలా చేయాలి అని చెప్పే జ్ఞానం అర్థం చేసుకోవడానికి ఇది చాలా సులభం ప్రతి సబ్జెక్టులో లేదా ప్రతి బ్రాంచ్లో మీరు ఒక పాయింట్ నుండి మరొక పాయింట్కి వెళ్ళాలి ఫలితాన్ని చేరుకోవడానికి నేను దశల క్రమాన్ని అనుసరిస్తాను కనుక ఇది తరచూ అనుసరించాల్సిన దశల శ్రేణి లేదా క్రమం యొక్క రూపాన్ని తీసుకుంటుంది కానీ నేను దశలను అనుసరించేలా లేదా ఆ దశలను చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ఇందులో నైపుణ్యాలు అల్గోరిథంలు పద్ధతులు మరియు సమిష్టిగా విధానాలు అని పిలువబడే పద్ధతుల పరిజ్ఞానం ఉంటుంది విషయం అర్థం చేసుకోవడం సులభం అల్గోరిథం ఒక విధానం టెక్నిక్ అంటే మీరు ఇచ్చిన పదార్థం గురించి చెప్పనివ్వండి సాంద్రతను కొలవడానికి మీరు కొన్ని వరుస దశలను అనుసరించాలి రెండవ ఆర్డర్ అవకలన సమీకరణాన్ని నేను పరిష్కరించుకోవాలి వంటి విధానాన్ని అనుసరించడంతో పాటు నాకు ఒక విధానం ఇవ్వబడింది లేదా నేను ఇచ్చిన అవకలన సమీకరణం యొక్క లాప్లేస్ పరివర్తనను కనుగొనాలి కాబట్టి అనుసరించాల్సిన విధానం ఉంది మరియు అది విధానపరమైన జ్ఞానం కానీ వివిధ విధానాలను ఎప్పుడు ఉపయోగించాలో నిర్ణయించడానికి ఉపయోగించే ప్రమాణాల పరిజ్ఞానం కూడా ఇందులో ఉంది ఉదాహరణకు ఏదో సరళంగా ఉంటే మీరు లాప్లేస్ పరివర్తనను వర్తించలేరు సరేనా కాబట్టి మీరు లాప్లేస్ పరివర్తనను ఎలా కనుగొంటారో మీకు తెలిసినప్పుడు ఎప్పుడు వర్తింపచేయాలో లేదా ఏ పరిస్థితిలో ఆ విధానాన్ని అన్వయించవచ్చో కూడా మీరు తెలుసుకోవాలి అది కూడా ప్రోసీడ్యురల్ జ్ఞానంలో భాగం మరియు చాలా సార్లు ఈ విధానపరమైన జ్ఞానం నిర్దిష్ట విషయాలకు లేదా విద్యా విభాగాలకు ప్రత్యేకమైనది గా ఉంటుంది అవి విశ్వవ్యాప్తం కాదు ప్రోసీడ్యురల్ జ్ఞానం యొక్క కొన్ని ఉదాహరణలు మాతృక అవకలన సమీకరణాన్ని పరిష్కరించడం తర్కం వ్యక్తీకరణ నుండి ట్రూత్ టేబుల్ ను సిద్ధం చేస్తాము బోడ్ ప్లాట్లు గీయడం స్పెసిఫికేషన్ల ప్రకారం ఫిల్టర్ రూపకల్పన ఇవన్నీ ప్రోసీడ్యురల్ జ్ఞానంకి సంబంధించినవి ఇప్పుడు చాలా సాధారణంగా తెలియనిది మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ ఈ ప్రత్యేకమైన విషయంపై మనకు పూర్తి యూనిట్ ఉంటుంది ఉపాధ్యాయుడు దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను అయితే చూద్దాం దాన్ని నిర్వహించడం అంత సులభం కాదు మెటా కాగ్నిటివ్ అనే పదం మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ అనేది సాధారణంగా కాగ్నిషన్ గురించిన జ్ఞానం అలాగే ఒకరి స్వంత అవగాహన వంటిది ఉదాహరణకు చాలా సాధారణ విషయం ఏమిటంటే మనకి ఏదో ఒక దాని గురించి తెలుసు అని చాలా సార్లు అనుకుంటాము మీరు ఒక సమస్యను పరిష్కరించుకోవలసి వచ్చినప్పుడు మీరు ఎన్ని సందేహాలను పొందడం ప్రారంభిస్తారో మనము తెలుసుకునే వరకు మనకు తెలియదు అంటే మనకు తెలుసు అని మనము అనుకున్నాం మనకు తెలియదు కాబట్టి చాలా ప్రాథమిక విషయం ఏమిటంటే నాకు తెలుసా ఏమి తెలుసు ఒక విద్యార్థి తనకు ఇప్పటికే తెలుసు అని పొరపాటుగా అనుకుంటే అంతకుముందు తెలియని వ్యక్తిని మీతో పాటు తీసుకొని మన విషయంతో ముందుకు వెళ్తాము కాబట్టి ఏమి జరుగుతుందంటే అతను నేర్చుకుంటున్న అన్ని విషయాలు సరిపోవు లేదా సగం తెలిసినవి ఇప్పుడు మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ యొక్క కొన్ని వర్గాలు ఒక పని ఇచ్చినప్పుడు చేతిలో ఉన్న పనిని అంచనా వేయండి అంటే ఎంత ప్రయత్నం అవసరం మీకు ఎలాంటి నేపథ్య జ్ఞానం ఉండాలి మరియు ఎంత సమయం పడుతుంది కాబట్టి చేతిలో ఉన్న పనిని అంచనా వేయడం ఎవరైనా ఓహ్ నేను అరగంటలో పరిష్కరించగలను అని చెబితే అది సరైనది కావచ్చు లేదా సరైనది కాకపోవచ్చు అతని మెటాకాగ్నిటివ్ జ్ఞానం తక్కువగా ఉంటే అది తప్పు అని తేలుతుంది ఒకరి స్వంత బలాలు మరియు బలహీనతలను అంచనా వేయడం ప్రతి ఒక్కరి సొంత బలాలు మరియు బలహీనతల గురించి స్పష్టమైన జ్ఞానం ఉండాలి తగిన విధానాన్ని ప్రణాళికని రూపొందించి వ్యూహాలను వర్తింపజేయడం మరియు పనితీరును పర్యవేక్షించుకోవాలి నేను నన్ను పర్యవేక్షించుకోగలగాలి నేను ఏదో అనుసరిస్తున్నాను మరియు నేను చేరుకున్నాను మొదట అడిగినట్లు నేను మైలురాళ్లను చేరుకున్నాను నేను నా స్వంత పనితీరును పర్యవేక్షించగలగాలి ఒకరి స్వంత విధానాన్ని ప్రతిబింబిస్తుంది మరియు సర్దుబాటు చేస్తుంది నేను ప్రతిబింబించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి మరియు సర్దుబాట్లు చేస్తూనే ఉండాలి తెలివితేటలు మరియు అభ్యాసం గురించి నా స్వంత నమ్మకాలు మీరు ఒకరికొకరు ఒక సాధారణ పరిభాషలో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మన మెటాకాగ్నిటివ్ జ్ఞానం గురించి అంతులేని సంఖ్యలో ఊహాగానాలను చేస్తాము ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ ఒక రకమైన రేఖాచిత్రంగా ఉంచండి లెర్నింగ్ టీచింగ్ మరియు అసెస్మెంట్లో డొమైన్లు ఉన్నాయి వీటిలో మనము ఇప్పటికే కాగ్నిటివ్ డొమైన్ ఎఫెక్టివ్ డొమైన్ మరియు సైకోమోటర్ డొమైన్ను పేర్కొన్నాము మనము ఈ రెండు డొమైన్లను ఇతర యూనిట్లలో కొంచెం ఎక్కువగా వివరిస్తాము మరియు కాగ్నిటివ్ డొమైన్కు వస్తాము ఇది కాగ్నిటివ్ ప్రాసెసెస్ మరియు నాలెడ్జ్ వర్గాలతో సహా కొలతలు కలిగి ఉంది దీనికి రెండు కొలతలు ఉన్నాయి మరియు కాగ్నిటివ్ ప్రక్రియలు ఏమిటంటే గుర్తుంచుకోవడం అర్థం చేసుకోవడం వర్తింపచేయడం విశ్లేషించడం కనుగొనడం మరియు సృష్టించడం మరియు జ్ఞాన వర్గాలు వాస్తవమైనవి కాన్సెప్చువల్ విధానపరమైనవి మరియు మెటాకాగ్నిటివ్ మనము అక్కడ చేయటానికి ప్రయత్నిస్తున్నది పరిమాణం ఉంది ఇంజనీరింగ్కు ప్రత్యేకమైన జ్ఞాన వర్గాలు తరువాత వస్తాయి కాబట్టి ప్రస్తుతం మనం ఇప్పటివరకు నిర్వహించిన వాటిని గ్రాఫికల్గా ఈ విధంగా నిర్వహించవచ్చు కనుక ఇది కాగ్నిటివ్ డొమైన్ యొక్క జనరల్ వర్గీకరణ అంటే ఈ భాగం ఇంజనీరింగ్ సబ్జెక్టులకు మాత్రమే కాకుండా ఇతర సబ్జెక్టులకు కూడా వర్తిస్తుంది ఇప్పుడు ఇది గుర్తుంచుకోవలసినది సాధారణంగా మీరు ఒకే వర్గానికి చెందిన జ్ఞాన అంశాలతో వ్యవహరించడం లేదు ఒకరు కేవలం వాస్తవిక జ్ఞాన అంశాలతో వ్యవహరిస్తూ ఉండవచ్చు మీరు తరగతి గదిలోని వాస్తవాలను మరియు గణాంకాలను విశ్లేషిస్తూనే ఉన్నారు ఉదాహరణకు నేను ఒక భావనను వివరించగలను నేను ఒక విధానాన్ని వివరించగలను అది కూడా వాస్తవిక జ్ఞానం సరేనా నేను వాస్తవిక జ్ఞాన అంశాలను ఆశిస్తున్నాను నేను గుర్తుంచుకోవాలి మరియు పునరుత్పత్తి చేస్తాను కొన్ని సందర్భాల్లో ఇది వాస్తవం కాన్సెప్చువల్ మరియు మెటాకాగ్నిటివ్ కావచ్చు మరియు అది నాలుగు కావచ్చు వాస్తవిక కాన్సెప్చువల్ విధానపరమైన మరియు మెటాకాగ్నిటివ్ అంశాలు అభ్యాసకుడు మెటాకాగ్నిటివ్ ఎలిమెంట్స్తో నేరుగా వ్యవహరించకపోవచ్చు అయితే బోధకుడు అభ్యాస సంఘటనలను నిర్వహించడం మరియు రూపకల్పన చేయడంలో మెటాకాగ్నిటివ్ అంశాలతో వ్యవహరించాలి మన పరిశోధన ప్రకారం విద్యార్థుల మెటాకాగ్నిటివ్ పరిజ్ఞానం గురువుకు తెలియకపోతే అతను తరగతిలో ఏమి చేస్తున్నాడో లేదా ప్రయోగశాలలో పనిచేస్తున్నాడనేది అస్సలు ప్రభావవంతం కాకపోవచ్చు మరియు అది అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది ఏది ఏమైనా మనము ఆ సమస్యలను చూసి పరిష్కారాలను కనుగొనడం లేదు కానీ మీరు దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలను సర్వే చేస్తే ఇది సమస్యలలో ఒకటి పోటీ పరీక్ష మార్గం ద్వారా బయటకు వస్తున్న విద్యార్థుల మెటాకాగ్నిటివ్ పరిజ్ఞానం చాలా పేలవమైన స్థితి ఈ యూనిట్ కి సంబంధించిన అసైన్మెంట్ ఉంది మీరు బోధించిన కోర్సుల నుండి లేదా 10 వాస్తవిక జ్ఞాన మూలకాల జాబితాలో తెలిసిన ఒక అంశాన్ని తీసుకోండి మరియు మీరు దాని గురించి మాట్లాడుతున్న వాస్తవాలు మరియు గణాంకాలు ప్రతి మూలకానికి ఒక పదం లేదా రెండు పదాలు కావాలి కానీ వాటిలో 10 జాబితాలను ఇవ్వండి మరియు అదేవిధంగా మీరు భావించే వాటిని వాటిలో 10 లేదా 10 సూత్రాలను జాబితా చేయండి సూత్రాలు అంటే ఒకదానికొకటి సంబంధించిన భావనలు ఒకదానికొకటి రెండు లేదా అంతకంటే ఎక్కువ భావనలు తప్ప మరొకటి కాదు అదేవిధంగా మీరు వ్యవహరిస్తున్న కోర్సు నుండి 10 విధానాలను ఇవ్వండి ఇది మీ కోర్సు నుండి ఉదాహరణలు మాత్రమే ఇస్తుంది ఈ అసైన్మెంట్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే జ్ఞాన అంశాల పరంగా కొంచెం భిన్నమైన ఫ్రేమ్వర్క్ నుండి మీకు బాగా తెలిసిన అంశాన్ని చూడటం ప్రారంభించండి మరియు తరువాతి యూనిట్ లో మనము మెటాకాగ్నిటివ్ జ్ఞానం యొక్క స్వభావాన్ని చూడటానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము అభ్యాసకుల మెటాకాగ్నిటివ్ జ్ఞానాన్ని అంచనా వేయండి మెటాకాగ్నిటివ్ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత కారణంగా కనీసం ఒక యూనిట్ను కేటాయించడం విలువైనదని నేను భావిస్తున్నాను చాలా ధన్యవాదాలు